గత పాఠంలో మనం స్టాటిక్ టైమింగ్ విశ్లేషణ గురించి మాట్లాడుకున్నాము మీరు STA గురించి గుర్తుచేసుకుంటే ఇచ్చిన కాంబినేషన్ సర్క్యూట్ నెట్లిస్ట్ గేట్ స్థాయిలో ప్రతి ఖండన బిందువులకు వాస్తవ రాక సమయం అవసరమైన రాక సమయం మరియు వాటికి ఉన్న వ్యత్యాసం అంటే స్లాక్ లెక్కించే విధానం చూసాము స్లాక్ ని చూసి ఏ నెట్లు నెట్ జాబితాలోని ఏ విభాగం క్లిష్టమైనదో చెప్పగలము అనగా కొన్ని స్లాక్లు ప్రతికూలంగా మారవచ్చు ఒక స్లాక్ ప్రతికూలంగా మారితే తరువాతి దశలో మనం ఆలస్యాన్ని మరియు గేటు పొడవు ను మార్చడం లేదా వైర్ లేదా బఫర్ చేరిక ద్వారా పరిమాణాన్ని సర్దుబాటు చేయవచ్చు తద్వారా స్లాక్ ను అనుకూలంగా మార్చవచ్చు ఇప్పుడు మనము పరిగణించవలసిన మరొక విషయం కూడా ఉంది ఒకవేళ మన స్టాటిక్ టైమింగ్ ఎనాలసిస్ ఎటువంటి సమయ ఉల్లంఘనల ను ఇవ్వడం లేదని అనుకుందాం కానీ చాలా పంక్తులలో మనకు చాలా ఎక్కువ సానుకూల స్లాక్ విలువను గమనిస్తాము సానుకూల స్లాక్ అంటే ఏమిటి దీని అర్థం మన రిక్వైర్డ్ ఏరైవల్ టైం యాక్చువల్ ఏరైవల్ టైం కంటే చాలా ఎక్కువ ఒకవేళ ఇది చాలా ఎక్కువగా ఉందంటే అది మనకి ఎందుకు అవసరం మనకి సర్క్యూటు వీలైనంత వేగంగా ఉండాలని అనుకుంటాము కనుక అది మనకు అనవసరం పాజిటివ్ స్లాక్ అనవసరంగా ఇవ్వడం వలన సర్క్యూట్ను నెమ్మదిగా నడపడానికి నేను ప్రయత్నిస్తున్నాను నాకు సిగ్నల్ రావటం అవసరం కానీ అనవసరంగా ఈ సిగ్నల్ ముందుగా వచ్చేలా చేస్తున్నాము స్లాక్ ను సాధ్యమైనంత వరకు 0 కి దగ్గరగా ఉంచడానికి కొంత డిలే జోడించవచ్చు కొన్ని గేట్లను చిన్నగా చేయవచ్చు కొన్ని ఇతర రకాల ఆప్టిమైజేషన్ చేయవచ్చు టైమింగ్ యొక్క నాణ్యత పై రాజి పడాలని అనుకోను కానీ కొన్ని ప్రదేశాల్లో ఆలస్యాన్ని ప్రవేశపెట్టడం ద్వారా నా డిజైన్ యొక్క సంక్లిష్టతను తగ్గించగలను ఇలా ఆలస్యాన్ని పరిచయం చేయడం ద్వారా కొన్ని పాజిటివ్ స్లాక్లను 0 కి దగ్గరగా చేయగలను ఇలా 0 కి దగ్గరగా ఉంటే నా డిజైను సంతృప్తికరంగా ఉన్నట్టు అంతేకాక అందుబాటులో ఉన్న వనరులను ఆప్టిమైజ్ చేయడానికి వీలుపడుతుంది ఈ పాఠంలో లో ఒక ప్రత్యేకమైన స్టాటిక్ టైమింగ్ ఎనాలసిస్ గురించి మాట్లాడుకుందాం ఇది బాగా తెలిసిన అల్గారిథం దీనిని జీరో స్లాక్ అల్గోరిథం అంటారు ఈ ప్రక్రియ ద్వారా అన్ని పంక్తులలో స్లాక్ 0 కి దగ్గరగా ఉంచే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు దీనిని పరిశీలిద్దాం ఇక్కడ డిలే బడ్జెటింగ్ అని పిలువబడే భావనను ఉపయోగిస్తాము అంటే ప్రతి గేట్ యొక్క అవుట్పుట్ వద్ద మనము కొంత డిలే బడ్జెట్ను పెడుతున్నాము అంటే మనకు ఎంత అదనపు డిలే అవసరమైతే అంత ఒకసారి డిలే బడ్జెటింగ్ ఉంటే తరువాతి దశలో కొన్ని భౌతిక ప్రక్రియలను అనుసరించి కొన్ని మార్గాల ద్వారా ఆ పంక్తులలో ఆలస్యాన్ని పెంచుకోవచ్చు డిలే బడ్జెటింగ్ అంటే కొన్ని గేట్ల ఔట్పుట్ ఇక్కడ నాకు 2 అదనపు డిలే యూనిట్లు అవసరమని పేర్కొనవచ్చు ఇక్కడ నాకు 3 అదనపు డిలే యూనిట్లు అవసరం ఇలా ఎన్నయినా డిలే బడ్జెటింగ్ సంబంధం అదే కొన్ని పంక్తులలో ఎంత డిలే యూనిట్లు పెంచాలో డైనమిక్ గా లెక్కించుటకు ప్రత్యామ్నాయ మార్గాలు వాడి తెలుసుకోవచ్చు ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి మొదట టైమింగ్ డ్రివెన్ డిజైన్ లో సాధారణంగా వైరు మరియు గేటు డిలే రెండింటిని పరిగణిస్తాం ఉదాహరణకు వాటిని ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము అనుకుందాం కానీ ఇక్కడ ఒక సందిగ్ధత ఉంది కాబట్టి టైమింగ్ ఆప్టిమైజేషన్ చేస్తే మనము వైర్ల బరువులను మరియు వైర్ల ఆలస్యాన్ని పరిగణలోనికి తీసుకున్నాం అంటే మనకు కెపాసిటీ లోడుల గురించి మంచి జ్ఞానం ఉంది యాక్చువల్ వైరు డిలే గురించి మంచి జ్ఞానం ఉంది ఒకవేళ మనకు కెపాసిటీ లోడుల పై సరైన జ్ఞానం లేకపోతే వైరు డిలే ల అంచనాలూ సరైనవి కావు ఇది గమనించాల్సిన విషయము రెండవ విషయం ఏమిటంటే ప్లేస్మెంట్ మరియు రౌటింగ్ పూర్తయితే తప్పా వైర్ల పొడవు తెలియదు కాబట్టి వైరు పొడవు తెలియక పోతే కెపాసిటీ లోడ్ తెలియదు కాబట్టి మనము టైమింగ్ ఆప్టిమైజేషన్ చేయకపోతే ప్లేస్మెంట్ మరియు రౌటింగ్ వాంఛనీయ మార్గంలో చేయలేం కాబట్టి ఈ రెండింటిలో మొదట ఏమి చేయవలెనని సందిగ్ధం ఉన్నది మొదట టైమింగ్ తెలుసుకుని ప్లేస్మెంట్ మరియు రౌటింగ్ చేయాలా లేదా మొదట టైమింగ్ ఆప్టిమైజేషన్ చేయాలా ఈ సందిగ్ధం కారణంగా ఈ ప్రక్రియను సాధ్యమైనంతవరకు పూర్తి స్థాయిలో ఒకదాని తో మరొకటి విలీనం చేయాలి ఈ జీరో స్లాక్ అల్గారిథం లో సమయం యొక్క బడ్జెట్ భావనను ఉపయోగిస్తాము ఈ సమయ బడ్జెట్ అంటే ఏంటి ప్రతి నెట్ లో మనము గేటు డిలే పరంగా వైరు పొడవు పరంగా కొన్ని డిలే పరిమితులను ఏర్పాటు చేస్తున్నాము ఈ డిలే మరియు వైరు పొడవుపరిమితులను పొందడానికి ఈ సమయ బడ్జెట్లు తరువాత ప్లేస్మెంట్ మరియు రౌటింగ్ ను చక్కగా సరి చేయుట కు ఉపయోగించవచ్చు ఒక ఉదాహరణ ద్వారా ఇది ఎలా పని చేస్తుందో వ్యక్తపరుస్తాను ఇప్పుడు దీనిని పరిశీలిద్దాం మొదట కొన్ని సంజ్ఞామానం పరిచయం చేద్దాం ఒక నెట్ లిస్టులో అనేక గేట్లు ఉంటాయని భావిద్దాం ఈ గేట్లను v1v2 నుండి vn అని పిలుద్దాం ఇప్పుడు నెట్టు సముదాయము పరిశీలిద్దాము నెట్ అంటే ఏంటి ఒక్క గేటు నుంచి వచ్చిన అవుట్పుట్ 3 ఇన్పుట్ గేట్లకు వెళ్తుంది అని అనుకుందాము ఈ గేటు vi అనుకుందాం ఈ ఇంటర్కనెక్షన్ తో అవుట్పుట్ మూడు చోట్లకి వెళుతుంది ఇది ఒక సింగిల్ నెట్ దీనిని ei అని అనుకుందాం అంటే ei అనే నెట్ vi గేటు యొక్క అవుట్పుట్ సరేనా కాబట్టి ఇంటర్కనెక్షన్లను సూచించే అటువంటి నెట్ల సెట్ పరిశీలిద్దాం ఇక్కడ ei అనేది గేటు v యొక్క అవుట్పుట్ మరియు t v గేటు యొక్క ఆలస్యాన్ని మరియు t e వైర్ యొక్క ఆలస్యాన్ని సూచిస్తుంది ఉదాహరణకి t అంటే ఈ గేటు యొక్క డిలే అని అర్థం t అనగా మొత్తం నెట్ యొక్క డిలే ని పరిగణిస్తుంది ఈ గేటు నుండి వచ్చిన అవుట్పుట్ ఈ గేట్ల ఇన్పుట్లకు వెళ్తుంది ఈ మొత్తం నెట్లో వరస్ట్ కేస్ డిలే కాబట్టి మనకు t plus t అనే 2 పారామిట్ర్లుఉన్నాయి vi వెలుపలకి కొన్ని సిగ్నల్ వస్తుందని అనుకుందాం అది తదుపరి గేట్లకు ఇన్పుట్గగా వెళ్తుంది కాబట్టి మొత్తం సమయం tt అవుతుంది ఇవి సంజ్ఞామానం సరే నేను చెప్పిన విధంగా ఇక్కడ ఈ జీరో స్లాక్ అల్గారిథం ఏం చేస్తుందంటే ఒక్క నెట్లిస్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది దీనిలో ప్రతికూల స్లాక్ లు లేవని ఊహించుకుంటున్నాను ఒకవేళ ప్రతికూల స్లాక్లు ఉంటే వాటిని సర్దుబాటు చేశాను అంటే ఆ స్లాక్ లు సానుకూలంగా ఉన్నాయ్ అనుకుంటున్న నేను నెట్లిస్టు ఉంటే స్లాక్ విలువ సానుకూలంగా ఉందనుకుని ఇక్కడి ప్రారంభిస్తాను సానుకూల స్లాక్ను తగ్గించడానికి మరియు దాన్ని 0 చేయడానికి ప్రయత్నిస్తాము సానుకూల స్లాక్లను తగ్గించే ప్రయత్నం ఎలా చేస్తారు స్లాక్ ను తగ్గించవచ్చు స్లాక్ అంటే రిక్వైర్డ్ ఏరైవల్ టైం మైనస్ యాక్చువల్ ఏరైవల్ టైం ఒకవేళ స్లాక్ విలువ 0 కన్నా ఎక్కువ ఉంటే సానుకూలం అనగా RAT AAT కన్నా ఎక్కువ అని అర్థం దీనిని 0 ఎలా చేయగలము AAT ని పెంచడం ద్వారా 0 గా చేయవచ్చు AAT ఎలా పెంచగలము అంటే t లాంటి గేట్ల డిలే పెంచవచ్చు లేదా t నెట్టు డిలే పెంచవచ్చు గేటు డిలే గేట్ల స్కేలింగ్ ద్వారా తగ్గించవచ్చు ఇంటర్కనెక్షన్ డిలే పెంచడానికి సరి అయినా రౌటింగ్ ఎంచుకున్నవలెను నేరుగా ఉన్న రౌటర్ బదులుగా ఒక వంకర టింకర రూట్ తయారుచేసుకోవాలి ఈ విధంగా కాబట్టి సుమారుగా ఈ ఆలోచన మంచిది t v మరియు t e తో కూడి చేస్తున్నది ఏమిటంటే టైమింగ్ బడ్జెట్లో కలిగి ఉన్న t v మరియు t e లను పెంచడం ద్వారా స్లాక్ను 0 కి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము నోడ్ లేదా వర్టెక్స్ v యొక్క టైమింగ్ బడ్జెట్ నిర్దిష్ట గేట్ డిలే ప్లస్ అవుట్ ఫుట్ నెట్ డిలే అని నిర్వచించబడింది ఇది ఆ నోడ్ యొక్క మొత్తం టైమింగ్ బడ్జెట్ టైమింగ్ బడ్జెట్లు లెక్కించి స్లాక్లను 0 కి తగ్గినట్లయితే మీ లక్ష్యం పొందినట్లే దీనికి అనేక మార్గాలున్నాయి లేఅవుట్ యొక్క భౌతిక పారామీటర్లు సముచితంగా సర్దుబాటు చేయడం లేదా గేట్ చిన్నగా చేయడం వైర్లు పొడవుగా వైర్లు సన్నగా చేయడం మొదలైనవి ఇక్కడ నేను చెప్పినట్లుగా t v కనుక మించి నట్లయితే మీరు దానిని చిన్నదిగా చేయాలి అప్పుడు వైర్ పొడవును తగ్గించాలి గేట్ పరిమాణాన్ని పెంచాలి కానీ ఇతర మార్గం అయితే తిరగ మార్చి చేయాలి ఇప్పుడు డిలే ప్రభావం ఎల్మోర్ డిలే నమూనాని ఉపయోగిస్తే ఖచ్చితమైన ఎస్టిమేట్ వస్తుంది కెపాసిటివ్ మరియు రెసిస్టివ్ యొక్క సాపేక్షంగా ఖచ్చితమైన ఎస్టిమేట్ అందించినట్లయితే ఇది చాలా ఖచ్చితమైన అంచనాను ఇస్తుంది ఉన్న ఇతర పంక్తులు ప్రభావం చూపెడుతుంది ఒకసారి రెసిస్టెన్స్ మరియు కెపాసిటెన్స్ యొక్క సరసమైన అంచనాను కలిగి ఉంటే ఈ అంచనాలను ఎలా చేయవచ్చో తరువాత దీని గురించి మాట్లాడుకుందాం డిలే గురించి సరసమైన అంచనా వేయడానికి ఎల్మోర్ డిలే నమూనాను ఉపయోగించవచ్చు ఆ గణనను ఎలా చేయగలం కాబట్టి విషయం ఏమిటంటే టైమింగ్ పాత్ లో వైరు యొక్క అంచులు టైమింగ్ బడ్జెట్లో ఉన్నాయ్ అనుకుంటే అప్పుడు మొత్తం మార్గం లో కొన్ని ఆర్క్ లు వాటి సమయ బడ్జెట్ను దాటినప్పటికీ టైమింగ్ అడ్డంకులను తీర్చుటకు వీలుపడుతుంది ఒక ప్రాసెస్ కర్వ్ రీ బడ్జెట్ అంటే ఇది ఒక పునరుత్పాదక ప్రక్రియ ఇక్కడ సమయ బడ్జెట్లు పునరావృత పద్ధతిలో లెక్కించబడ్డాయి మరియు సవరించ పడుతుంది కాబట్టి చివరికి మీరు చివరగా పొందవలసిన విలువలను పొందుతారు దీనిని కొన్నిసార్లు రీ బడ్జెటింగ్ అని అంటారు కాబట్టి మనం ఒక ఉదాహరణ సహాయంతో 0 స్లాక్ అల్గోరిథం గురించి తెలుసుకుందాం మొదట ప్రాథమిక దశను చూద్దాం మీరు దశను స్పష్టంగా అర్థం చేసుకోవాలి లేకపోతే దశను అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది మొదటి జాబితాలో లో కన్వెన్షనల్ స్టాటిక్ టైమింగ్ ఎనాలసిస్ చూద్దాం నెట్లిస్ట్ ఇచ్చినట్లయితే మీరు AAT RAT మరియు స్లాక్ విలువను లెక్కించండి కాబట్టి అన్ని నోడ్ల యొక్క స్లాక్ విలువను ధృవీకరించండి ఒక నోడ్ను ఎన్నుకోండి v min అని పిలుద్దాం దీనికి చిన్న సానుకూల స్లాక్ కలిగి ఉంది స్లాక్ అంటే ఇక్కడ స్లాక్ విలువలు అన్నీ సానుకూలంగా ఉన్నాయని అనుకుందాం ఒకవేళ ప్రతికూలంగా ఉంటే నేను దానిని తాకను ప్రతికూల స్లాక్ విలువను లేఅవుట్ కు కొంత రేఖాగణిత సవరణను ఉపయోగించి టైమింగ్ ఎనాలసిస్ తరువాత హ్యాండిల్ చేద్దాం ఒకసారి వర్టెక్స్ v min ను కనుగొన్న తర్వాత కనీస సానుకూల స్లాక్ తో మార్గాన్ని కనుగొంటారు ఉదాహరణకు మీకు నెట్లిస్ట్ ఉంది మీరు V min వర్టెక్స్ కనుగొన్నారు తదుపరి దశ లో కొన్ని ఇతర వర్టెక్స్ ల ద్వారా ఒక మార్గాన్ని కనుగొన్నాం V1 అని V2 అని V3 అని అనుకుందాం ఇది మార్గం ఇది మొత్తం మార్గం ఈ విధంగా ప్రత్యేకమైనది నోడ్ కనీస స్లాక్ కలిగి ఉంది ఇది స్లాక్ మీన్నేను చెబుతున్నది ఏమిటంటే ఈ మార్గం స్లాక్ మీన్ ఒక విలువ పై ఆధిపత్యం వహిస్తుంది ఈ ఆధిపత్యం యొక్క అర్థం ఏమిటి అంటే మనం ఇక్కడ డిలే లో ఏమైనా మార్పులు చేస్తే నెట్ డిలే లో లేదా వేర్టిసస్ స్లాక్ మీన్ కూడా మారుతుంది ఇది ఆధిపత్యం అంటే ఈ ప్రాపర్టీ నిజమయ్యే విధంగా నేను సర్క్యూట్లో మార్గాన్ని కనుగొనగలిగితే అప్పుడు ఒక సమయంలో కలిసే మార్గం అని మీరు భావిస్తారు రెండవ దశ అటువంటి మార్గాన్ని కనుగొనమని చెబుతుంది అంటే ఈ మార్గంలోని వేర్టిసస్ డిలే లో ఏదైనా మార్పుఉంటే స్లాక్ మీన్ కూడా మారడానికి కారణం అవుతుంది ఈ సందర్భంలో ఈ దశ ముఖ్యమని అనుకుందాం ఈ వెర్టెక్ష్ లో స్లాక్ విలువ 6 ప్లస్ 6 అని కనుగొన బడింది స్లాక్ విలువ 5 అని చెప్పబడింది మూడవ దశ ఏమిటంటే మీరు ఎలాగైనా ఈ స్లాక్ విలువను 0 చేయాలి ఈ స్లాక్ విలువ 5 మీరు మార్గం వెంట ఈ వేర్టిసస్ మధ్య పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తారు అవి v1 v2 మరియు v3 ఇక్కడ 2 ను జతచేస్తారు 2 ను జతచేస్తారు మీరు ఇక్కడ ప్లస్ 1 ను జోడిస్తారు ఈ స్లాక్ విలువ 5 ని ఈ స్లాక్ విలువలో సమానంగా పంపిణీ చేస్తారు ఏది అయితే 5 ఉండిందో ఇప్పుడు అది 0 అయింది ఇది ప్రాథమిక ఆలోచన మీరు మార్గంలో ఉన్న అన్ని వేర్టిసస్ లో స్లాక్ విలువను విభజించడానికి లేదా పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీ లక్ష్యం ఈ స్లాక్ మీన్ 0 కి సమానంగా మార్చడం ఇది మూడవ దశ కాబట్టి మీరు చేసే ప్రతి బడ్జెట్ ఇంక్రిమెంట్ వెర్టెక్ష్ యొక్క స్లాక్ విలువను తగ్గిస్తుంది మీరు వెర్టెక్ష్ యొక్క ఆలస్యాన్ని పెంచితే ఉదాహరణకు ఇక్కడ V1 కాబట్టి మీరు డిలే బడ్జెట్ను 2 పెంచుతున్నారు దీని అర్థం ఏమిటంటే మీరు యాక్చువల్ ఏరైవల్ టైం 2 పెంచుతున్నారు యాక్చువల్ ఏరైవల్ టైం 2 పెంచినట్లయితే స్లాక్ 2 తగ్గించినట్లు RAT మైనస్ AAT స్లాక్ కి సమానం కాబట్టి నోడ్ యొక్క సమయ బడ్జెట్లో పెరుగుదల స్లాక్ విలువ తగ్గుదలకు కారణమవుతుంది కాబట్టి స్లాక్ విలువలు అధిక సానుకూల విలువ నుండి తక్కువ విలువ వైపు వెళుతుంది కాబట్టి ప్రతి బడ్జెట్ ఇంక్రిమెంట్ ఒక వెర్టెక్ష్ యొక్క స్లాక్ విలువను తగ్గిస్తుందని పేర్కొనబడింది మీరు ఈ మార్పు చేసిన తర్వాత ఈ విధానాన్ని పునరావృతం చేస్తారు మీరు ఈ స్లాక్ విలువను తిరిగి లెక్కిస్తారు మరియు మళ్ళీ కనీస స్లాక్ నోడ్ ను కనుగొంటారు మళ్ళీ ఒక మార్గాన్ని కనుగొని మళ్ళీ పంపిణీ చేస్తారు దీన్ని పునరావృతం చేయండి చివరికి మీరు ఈ స్లాక్ విలువ 0 కి తగ్గించినట్లు కనుగొంటారు ఇది జీరో స్లాక్ అల్గోరిథం యొక్క ప్రాథమిక లక్ష్యం దీనిని ఉదాహరణ సహాయంతో వివరిస్తే ప్రక్రియ స్పష్టమవుతుంది కాబట్టి చివరికి మీకు లభించేది ZSA యొక్క అవుట్పుట్ మనము ఒక ఉదాహరణ తీసుకుందాం 5 గేట్లు ఉన్నాయి మొదట సంకేతాలను అర్థం చేసుకుందాం 4 సాధారణ గేట్లు ఉన్నాయి మీకు ఇక్కడ చూపించేది దీనికి AND గేట్ ఉన్నాయి అవి ఎలాంటి గేట్లు అన్న పట్టింపు లేదు మరియు ఇది బగ్గర్ అని అనుకుందాం మరియు గేట్ల లోపల నేను చూపిస్తున్న విలువ గేట్ డిలే సూచిస్తుంది గేట్లను సరిగ్గా పరిమాణపరచడం ద్వారా గేట్ డిలే సర్దుబాటు చేయగలను ఇది ఇప్పటికే తెలుసు కదా మనం దీన్ని గురించి చూద్దాం ఎందుకంటే మీరు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది మనం ఈ సర్క్యూట్ గురించి చూద్దాం ఇలాంటి ఒక్క గేట్ ఉందని అనుకుందాం దీని అవుట్పుట్ మరొక గేటుకు వెళుతుంది దీని డిలే 4 3 మరొక గేట్ యొక్క డిలే 6 మరొక గేట్ డిలే ఇది 0 యొక్క బఫర్ డిలే యొక్క అవుట్పుట్ ఇది మీ ప్రారంభ సర్క్యూట్ ఇది యాక్చువల్ ఏరైవల్ టైం అనుకుందాం AAT ను లెక్కిస్తున్నాము దీనిని 1 గా సూచిద్దాం దీనిని నేరుగా లెక్కిస్తున్నాను నేను నోడ్ S సూచించబడింది అని చూపించడం లేదు ఇక్కడ ఈ A 1 అని మరియు ఈ A 3 అని చూపిస్తున్నాను ఈ సమయ దశలకు ఇన్పుట్ లు వస్తున్నాయని అనుకుందాం మరియు ప్రారంభంలో అన్నిడిలే బడ్జెట్లు 0 కి సమానమని అనుకుంటాము డిలే లేదు కాబట్టి మీరు AAT విలువను లెక్కించినట్లయితే వైర్ల యొక్క ఈ డిలే ప్రారంభంలో 0 గా ఉంటుందని అనుకుందాం కాబట్టి A యొక్క విలువ 1 ప్లస్ 2 అవుతుంది ఈ A 3 అవుతుంది ఇక్కడ A విలువ 3 ప్లస్ 4 A 7 కి సమానం ఇక్కడ ఇది 1 ప్లస్ 3 మరియు 3 ప్లస్ ఉంటుంది అక్కడ ఏది పెద్దది 6 6 మరియు 7 ఏది పెద్దది ప్లస్ 6 13 7 ప్లస్ 6 మరియు 6 ప్లస్ 0 6 ఇవి రాక సమయాలు అవునా అదేవిధంగా మీరు రిక్వైర్డ్ ఏరైవల్ టైం లెక్కించినట్లయితే ఈ నోడ్ కు రిక్వైర్డ్ ఏరైవల్ టైం 17 గా పేర్కొనబడిందని అనుకుందాం ఈ నోడ్ కోసం 14 గా పేర్కొనబడింది మీరు ఇక్కడకు తిరిగి వెళితే అది 17 మైనస్ 6 అవుతుంది అది 11 అవుతుంది మీరు ఇక్కడకు వస్తే 2 మార్గాలు 17 మైనస్ 6 ఇక్కడకు వస్తుంది మరియు 14 మైనస్ 0 ఇక్కడకు వస్తుంది కాబట్టి ఇది 11 గా ఉంటుంది ఇది తక్కువ కనిష్టంగా R ఇక్కడ 11 కు సమానమవుతుంది మీరు ఇక్కడకు తిరిగి వస్తే 11 మైనస్ 3 అది 8 అవుతుంది అదేవిధంగా 11 మైనస్ 4 లేదా 11 మైనస్ 3 ఏది చిన్నది 7 చిన్నది 7 అవుతుంది మరియు ఇక్కడ R 11 కు సమానం వస్తుంది కాబట్టి ఇది 11 మైనస్ 4 7 7 మైనస్ 2 ఇది 5 అవుతుంది మీరు యాక్చువల్ ఏరైవల్ టైం మరియు రిక్వైర్డ్ ఏరైవల్ టైం లెక్కించిన తర్వాత చూశారు ఇక్కడ RAT మైనస్ AAT స్లాక్ ను కూడా లెక్కించాలి ఇక్కడ స్లాక్ ఏమి ఉంటుంది ఇక్కడ S 5 అవుతుంది 7 మైనస్ 1 S 6 అవుతుంది S విలువ 5 S విలువ 4 S విలువ 4 S విలువ 4 S విలువ 5 S విలువ 8 మరియు ఇక్కడ S విలువ 4 అవుతుంది ఇప్పుడు మనం ఈ 3 విలువలను ఒక టుపుల్ రూపంలో సూచిస్తున్నాము ఇక్కడ మొదట యాక్చువల్ ఏరైవల్ టైం తరువాత స్లాక్ ఆ తర్వాత రిక్వైర్డ్ ఏరైవల్ టైం ఇది మనం ఉపయోగించే సంజ్ఞామానం మరియు బ్రాకెట్ లోపల మనము టైమింగ్ బడ్జెట్ను సూచిస్తున్నాము ఆ టైమింగ్ బడ్జెట్ వాస్తవానికి గేట్ యొక్క డిలే మరియు అవుట్పుట్ నెట్ యొక్క డిలే సూచిస్తుంది మనం వాటిని కలిపి పరిశీలిస్తున్నాము కొన్ని నోడ్ ల కోసం TB 5 గా లెక్కించబడిందని అనుకుందాం కాబట్టి నా గేట్ డిలే ప్లస్ నెట్ డిలే మొత్తం 5 గా ఉండాలంటే ఆ విధంగా నేను దాన్ని సర్దుబాటు చేయాలి ఇప్పుడు ఇది సంకేత వివాదం కాబట్టి ఈ ప్రారంభ విలువలతో లెక్కించినట్లు ఈ రేఖాచిత్రం వాస్తవానికి దానిని ఖచ్చితంగా చూపిస్తుంది నేను ఏవైతే లెక్కించే నో అవి 5 విలువలు AAT స్లాక్ RAT 1 4 5 0 5 5 కాబట్టి ఇవి ఖచ్చితంగా లెక్కించినవి మరియు టైమింగ్ బడ్జెట్ మొదట్లో అన్ని సున్నాలుగా భావిస్తున్నాము కాబట్టి ఈ అవుట్పుట్ O1 మరియు O2 అని విడిగా చూపిస్తున్నాను ఇప్పుడు మనం దశల వారీగా పరిశీలిద్దాం మొదటి దశ మీరు కనీస సానుకూల స్లాక్తో నోడ్ను గుర్తించండి కాబట్టి మీరు ఇక్కడ కనీస సానుకూల స్లాక్ 4 చూస్తారు ఇది ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4 ఉంది కాబట్టి మీరు నోడ్స్ లో దేనినైనా ఎంచుకోండి ఈ మొత్తం మార్గం డామినేటింగ్ మార్గం అవుతుంది కాబట్టి ఎరుపు రంగులో గుర్తించబడిన మార్గం లో కనిష్ట నాన్ 0 స్లాక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలుసు మీరు దీన్ని తీసుకుని 0 చేయండి ఈ 4 సర్దుబాటు చేయండి స్లాక్ 4 ను వేర్వేరు మార్గాల్లో పంపిణీ చేయండి కాబట్టి ఇది 4 ఏదైతే ఉందో అది 4 ఈ 4 ని 1 1 1 మరియు 1 గా పంపిణీ చేయండి అంటే అర్థం ఈ వైరు గుండ పంపిణీ చేయండి కాబట్టి మీరు దీన్ని చేస్తే డిలే 4 ఉన్న స్లాక్ 4 తో తగ్గించబడుతుంది ఎందుకంటే ఇప్పుడు మొత్తం మార్గం డిలే 4 యూనిట్ల వరకు పెరుగుతుంది కాబట్టి స్లాక్ 4 యూనిట్ల తగ్గుతుంది ఇది మొదటి దశ ఇంతకు ముందు ఇది 1 4 5 అని చూశారు ఈ స్లాక్ 0 కి తగ్గిస్తే ఈ RAT కూడా 1 అవుతుంది ఎందుకంటే RAT మైనస్ AAT స్లాక్ కదా ఇది మొదటి దశ అవుతుంది మరియు ఇది 1 కాబట్టి ఇక్కడ O1 16 ప్లస్ 1 అవుతుంది ఇది 17 అవుతుంది ఈ t i తో ఇదే విధానాన్ని మీరు పునరావృతం చేయండి తదుపరి దశ మీరు కనుగొంటారు 2 అతి చిన్న పాజిటివ్ స్లాక్ మరియు ఇతర నోడ్ ఈ నోడ్ ను మాత్రమే డామినేట్ చేస్తుందని తెలియదు కాబట్టి దీన్ని 0 కి తగ్గించండి ఈ స్లాక్ను పెంచండి 0 కి తగ్గించండి ఇక్కడ సమయ బడ్జెట్ పెంచండి ఈ వైర్ను ఎక్కువ పొడవు చేయండి దీన్ని 0 చేయండి కాబట్టి ఇది 0 గా మారింది ఈ విధానాన్ని పునరావృతం చేయండి ఇప్పుడు మీరు 4 ని చిన్నదిగా చూస్తారు కాబట్టి ఈ మార్గం 4 మరియు 4 ఎంచుకుందాం కాబట్టి ఈ 4 యొక్క డిలే ను అదే విధంగా పంపిణీ చేస్తారు 2 మరియు 2 గా పంపిణీ చేద్దాం ఇది 1 4 5 ఇది 1 2అవుతుంది 6 4 10 ఇది 6 2 అవుతుంది ఈ 2 మరియు ఈ 2 RAT కూడా 2 తగ్గుతుంది ప్రతి 5 మరియు 10 3 మరియు 8 అవుతుంది మీరు అదే ప్రక్రియ పునరావృతం చెయ్యండి ఇప్పుడు మీరు మళ్ళీ చూస్తారు అది 0 గా మారలేదు మళ్ళీ ఇది 2 కనిష్టం కాబట్టి మళ్ళీ అదే మార్గాన్ని ఎంచుకోండి కాబట్టి మళ్ళీ ఈ 2 ని 1 1 అంతటా పంపిణీ చేయండి ఇది 3 గా మారింది ఇది 3 గా మారింది మరియు ఇప్పుడు ఈ 2 0 అవుతుంది ఈ 2 కూడా 0 అవుతుంది కాబట్టి ఇది 0 గా మారింది ఇది 0 అవుతుంది ఇప్పుడు 0 కానివి ఇది మరియు ఇది ఇప్పుడు మీరు ఈ రెండు ప్రత్యేక దశలుగా ఎంచుకోవచ్చు కాని నేను ఒక దశలో చూపిస్తున్నాను ఇది ఒక మార్గం ఇది మరొక మార్గం కాబట్టిఇది 0 చేయడానికి మీరు ఇక్కడ బడ్జెట్ ను పెంచాలి ఇది 0 చేయడానికి మీరు ఇక్కడ బడ్జెట్ను పెంచాలి ఎందుకంటే ఇది 10 4 14 0 చేయడానికి ఈ TB ని 4 గా చేయాలి మీరు చివరికి చూస్తే మీరు సమయ బడ్జెట్ విలువను పొందారు ఇది ఈ విభిన్న వైర్ల డిలే ఏమిటో సూచిస్తుంది తద్వారా అన్ని పంక్తులలో 0 స్లాక్ సాధించవచ్చు కాబట్టి 1 4 1 3 1 1 2 3 1 ఇవి మీ తదుపరి దశకు కొన్ని మార్గదర్శకాలు అంటే రౌటింగ్ ఇక్కడ మీరు నిజానికి మీ వైర్లను రౌట్ చేయవచ్చు గేట్ల పరిమాణాన్ని మార్చవచ్చు ఈ డిలే విలువలు వాస్తవానికి సిద్ధించినవి మీరు ఈ ZSA అల్గోరిథం కు ఒక చిన్న మార్పు చేయవచ్చు ZSA వాస్తవానికి లేట్ మోడ్ ఎనాలసిస్ ఉపయోగిస్తుందని మీరు చూస్తారు అంటే మనము వరస్ట్ కేసు డిలేని చూస్తున్నాము అంటే మనం కేవలం సెటప్ అడ్డంకులను మాత్రమే చూస్తున్నాం సిగ్నల్ పరివర్తన యొక్క తాజా సమయం కానీ మొత్తం సమయ పరిమితుల పైన కూడా ఆసక్తి కలిగి ఉన్నాము ఎర్లీ మోడ్ ఎనాలసిస్ అని పిలువబడే ఈ ZSA అల్గోరిథం కు చేయబడిన సవరణ ఇక్కడ మనము మొత్తం సమయ పరిమితిని పరిశీలించి అల్గోరిథంకు కొన్ని చిన్న మార్పులు చేస్తాము కాబట్టి మార్పు ఈ విధం గా ఉంటుంది ఇక్కడ మొట్టమొదటి వాస్తవ రాక సమయం నిర్ణయించబడాలి తాజాది కాదు సాధారణంగా మీరు సెటప్ అడ్డంకులను చూసినప్పుడు మనము తాజా రాక సమయాలను పరిశీలిస్తాము హోల్డ్ అడ్డంకుల ఎందుకు మనము చిన్న మార్గాలను ప్రారంభ రాక సమయాలను పరిశీలిస్తాము కాబట్టి దీనికి సంబంధించి మనము దానిని సంతృప్తి పరచాలి ప్రారంభ మోడ్లో వాస్తవ రాక సమయం అవసరమైన రాక సమయానికికంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ అది ఎక్కువ లేదా సమానంగా ఉండాలి కాబట్టి మనము దీనిని సంతృప్తి పరచాలీ ఎందుకంటే మొత్తం సమయ పరిమితుల కోసం AAT దీని కంటే తక్కువ ఉండదు కాబట్టి స్లాక్ మీరు అదేవిధంగా లెక్కించవచ్చు మరియు మీరు దీన్ని నిర్వహించడానికి ZSA అల్గోరిథం ను అవలంబించవచ్చు కాని విషయం ఏమిటంటే ఇక్కడ మీరు స్లాక్ లన్నింటినీ సరిగ్గా 0 కి సమానంగా చేయలేకపోవచ్చు ఎందుకంటే కొంత t v మరియు t విలువ ప్రతికూలంగా మారవచ్చు ఆ సందర్భంలో ప్రారంభ మోడ్ విశ్లేషణ కాబట్టి ఇక్కడ ఇది ఒక అడ్డంకి అందుకే దీనిని కొన్నిసార్లు నియర్ 0 స్లాక్ అల్గోరిథం గా పిలుస్తారు 0 స్లాక్ కాదు ఇప్పుడు సంగ్రహంగా చెప్పాలంటే మనకు ప్రారంభ మోడ్ లేదా తాజా మోడ్ రెండూ 0 స్లాక్ ఎనాలసిస్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రారంభ మోడ్ బడ్జెట్ ను సంతృప్తిపరచకపోతే డిలే పరిమితిని కొన్ని డిలే జోడించడం ద్వారా సంతృప్తిపరచవచ్చు కానీ మీరు కొంత డిలేన్ని జోడిస్తే కొంత ఆలస్య మోడ్ పరిమితి ఉల్లంఘన అవుతుంది కాబట్టి సాధారణంగా ఏమి జరుగుతుందంటే మొదట ఆలస్య మోడ్ విశ్లేషణను పరిగణించి ఆ విధంగా సర్క్యూట్ను రూపొందించండి ప్రారంభ మోడ్ పరిమితులు సంతృప్తికరంగా ఉన్నాయని ధృవీకరించడానికి మీరు ప్రారంభ మోడ్ ఎనాలసిస్ ఉపయోగిస్తారు ఎందుకంటే సాధారణంగా సమయ పరిమితులు అమర్చిన సమయ పరిమితుల వలె తీవ్రంగా ఉండవు కాబట్టి మొదట మీరు ఆలస్య మోడ్ విశ్లేషణ చేస్తారు ఆపై ప్రారంభ మోడ్ పరిమితుల్లో ఏది ఉల్లంఘిస్తుందో మీరు చూస్తారు ఇంకా మీరు ఈ సర్క్యూట్ నెట్లిస్ట్ను ట్యూన్ చేయడానికి మరియు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి దీనితో మనం ఈ పాఠం చివరికి ముగిస్తున్నాను